హాయ్ అబ్బాయిలు అందరికి స్వాగతం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని పై ఎన్పిటిఇఎల్ ఎంఓఓసి నుండి ఈ కోర్సు యొక్క రెండవ వారం చివరి ఉపన్యాసానికి తిరిగి స్వాగతం కాబట్టి ఈ వారంలో మీరు దానిని పరిశీలిస్తే నేను మొదటి ప్రధాన భాగం కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ పై దృష్టి పెడుతున్నాను మరియు రెండవ ముగింపు భాగం మీ ఒత్తిడిని మేనేజ్ చేయడం ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ముఖ్యంగా మీరు మీ ఒత్తిడిని ఎలా నియంత్రించవచ్చో అప్పుడు ఒత్తిడి నుండి ఎలా ఉత్తమంగా బయటపడవచ్చో చూడబోతున్నాం మునుపటి ఉపన్యాసంలో నేను చేసిన దాని యొక్క శీఘ్ర రీక్యాప్ మునుపటి ఉపన్యాసంలో నేను ఒత్తిడి గురించి సెల్ఫ్ అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నించాను ఒత్తిడి అనేది వాస్తవానికి పరిస్థితుల డిమాండ్ మరియు ఇండివిడ్యువల్ సప్లై మధ్య అసమతుల్యత తప్ప మరొకటి కాదని నేను మీకు చెప్పడానికి ప్రయత్నించాను ఇది వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ దాని డిమాండ్ మరియు సప్లై యొక్క సమస్య ఇది చాలా డిమాండ్ ఉన్న పరిస్థితి మరియు అప్పుడు సప్లై అంచనాలను అందుకోలేకపోతుంది డిమాండ్ను తీర్చలేకపోతుంది ఇప్పుడు ఎవరు ఒత్తిడికి గురవుతారు వంటి తదుపరి ప్రశ్నకు వెళ్దాం మనుషులు మాత్రమే ఒత్తిడికి గురవుతారా లేదు అన్ని జీవులు ఒత్తిడికి గురవుతాయని మనము చర్చించాము ఆపై ఒత్తిడికి గురికాకుండా ఉండే కొన్ని ప్రత్యేక రకాల వ్యక్తులు ఉన్నారా దానికి కూడా నేను అలా కాదు అని చెప్పాను మీరు మానవులే అయితే మీరు ఒత్తిడికి గురవుతారు మీరు ప్రత్యేక రకం మానవులే అయినా సరే మీరు సాధించే రకం అయినా మీరు వెనుకబడిన రకం అయినా మీరు టైప్ A టైప్ B లేదా టైప్ AB వ్యక్తిత్వం అయినా మీరు ఒత్తిడికి గురవుతారు మీరు ఒత్తిడికి గురికాకపోయే ఏకైక సమయం మీరు మీ శవపేటికలో పడుకున్న సమయం కాబట్టి మీరు మీ శారీరక మానసిక లేదా ఎమోషనల్ ఒత్తిడిని పొందలేని సమయం ఇది ఇప్పుడు ఈ శారీరక ఒత్తిడి అంటే ఏమిటి మరియు మానసిక మరియు ఎమోషనల్ ఒత్తిడి అంటే ఏమిటి అని కూడా నేను మీకు క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను శారీరక ఒత్తిడి అనేది ముఖ్యంగా మీ శరీరాన్ని ప్రభావితం చేసే విషయం ఉదాహరణకు మీ కార్మికుడు మరియు నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న రోజువారీ కూలీ కార్మికుడి కేసును తీసుకుందాం కాబట్టి అతను 5 ఇటుకలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లాలి

ఇప్పుడు సూపర్వైజర్ పనిని చాలా వేగంగా చేయాలని కోరుకుంటాడు కాబట్టి నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తానని చెబుతాడు కానీ అప్పుడు మీరు 10 ఇటుకలను తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అతను 89 మోయడానికి ప్రయత్నిస్తాడు మరియు అతను 10 మోయడానికి ప్రయత్నించినప్పుడు అది శరీరాన్ని చాలా ఒత్తిడికి గురి చేస్తోందిఅక్కడ మెడలో చాలా నొప్పి వస్తుంది శరీరంలోనే చాలా నొప్పి ఉంది ఇప్పుడు అతను చేయగలడుఅలా చేయడానికి ఎన్ని సార్లు ఇప్పుడు అతను దానిని చేయగలడు ఎన్ని సార్లు ప్రతి రోజు కనీసం 30 రౌండ్లు అవసరం అతను 20 ఏళ్లకు మించి జీవించగలడా కాబట్టి అతను అలా చేయగలడా ఇది అతనికి శారీరక ఒత్తిడిని ఇస్తుందా ఇప్పుడు ఎమోషనల్ ఒత్తిడిః సరళమైన స్థాయిలో మీ గది భాగస్వామి మీతో మాట్లాడటం మానేశారు మీ పుట్టినరోజున మీ సన్నిహిత స్నేహితుడు మీకు శుభాకాంక్షలు చెప్పలేదు ఇప్పుడు మీకు కొంచెం బాధ కలిగించే ఇలాంటి తేలికపాటి విషయాలు కూడా మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి అవతలి వ్యక్తి మీతో మాట్లాడతాడా లేదా విడిపోయినప్పుడు లేదా సంబంధంలో విచ్ఛిన్నం అయినప్పుడు మీకు మానసికంగా తీవ్ర బాధ కలిగించవచ్చు విడాకులు వంటి పరిస్థితులు ఈ వ్యక్తి ఎల్లప్పుడూ ఇబ్బందుల్లో ఉంటాడని మీరు భావించిన పరిస్థితులుమీతో ఎమోషనల్ సంబంధం ఈ వ్యక్తి మిమ్మల్ని వివాహం చేసుకోబోతున్నాడని మీరు అనుకున్నారు కానీఅప్పుడు ఈ వ్యక్తి వచ్చి అతను లేదా ఆమె వేరొకరిని వివాహం చేసుకోబోతున్నారని మీకు చెబుతారు కాబట్టి ఇది మీకు దీప్ ఎమోషనల్ పరిస్థితిని కలిగించవచ్చు

ఎక్కువగా ఉదాహరణకు గడువు తేదీలను అనుసరించడం గురించి మీకు తక్కువ సమయం ఉంటుంది మరియు మీరు పని చేయలేరని మానసికంగా మీరు గ్రహిస్తారు మానసికంగా మీరు కట్టుబడి ఉండరని మీరు అర్థం చేసుకుంటారు మీరు మీ శరీరాన్ని పని చేయనివ్వలేరు మీ మనస్సు కూడా సృజనాత్మకంగా ఆలోచించదు ఆపై మానసికంగా కొన్నిసార్లు మీరు ఒక రకమైన త్రెట్ పర్సెప్షన్ పొందుతారు మీరు అనుకుంటారుబాస్ మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తాడని మిమ్మల్ని మందలిస్తారని మీరు అనుకుంటారు మరియుమీరు పదోన్నతి పొందరు మీరు బహిరంగంగా అవమానానికి గురవుతారనే భయాన్ని అనుభవిస్తారు కాబట్టి మీకు మానసిక ముప్పు ఉంది కానీ ఒత్తిడిని శారీరకంగా మానసికంగా భావోద్వేగంగా లేదా మానసికంగా వేరు చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకు తీసుకోండి ప్రమాదంలో ఒక వ్యక్తి తన కాళ్ళను కోల్పోతాడు కాబట్టి ఇది శారీరక నొప్పి ఇది అతను అంగీకరించాల్సిన శారీరక విషయం అది కాకుండాఅతను అనుభవిస్తున్న శారీరక గాయం నొప్పి వేదన గాయం కూడా భావోద్వేగపరమైనది అతని కోసం ఎందుకంటే భావోద్వేగపరంగా అతను ఈ రకమైన నొప్పికి అలవాటు పడాలి ఆపై అతను తన ఆశ్రితులను ఎలా నిర్వహిస్తాడో వంటి విషయాలను చూడాలి ఆపై అతను ఇతరుల కళ్ళలో చూసే భావోద్వేగ నొప్పి ఆపై మానసిక నొప్పిఅతను కలిగి ఉన్న ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడి దీనితో కలిసిపోతాయి మరొక పరిస్థితిని తీసుకోండి కాబట్టి అతను లేదా ఆమె చనిపోతారని డాక్టర్ రోగికి చెబుతాడుక్యాన్సర్ లేదా ఏదైనా ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పుడు రోగికి ఇది శారీరక నొప్పిని మాత్రమే కాకుండా భావోద్వేగాన్ని మానసిక మరియు మానసిక ఒత్తిడి కూడా ఇస్తుంది ఏమిటంటే అతను పరిస్థితిని ఎలా నిర్వహించబోతున్నాడు అతను ఎలా పనిని నిర్వహించడానికి వెళుతున్నప్పుడు అతను జీవితాన్ని మరియు పరిమిత వ్యవధిలో ఎలా సమతుల్యం చేయబోతున్నాడు ఇప్పుడు అతనికి చాలా ప్రేమగల కుమార్తె ఉందని మరియు కుమార్తె అతన్ని చాలా ఇష్టపడుతుందని మరియు కుమార్తె దాని గురించి తెలుసుకుంటుంది ఇప్పుడు కుమార్తెకు శారీరక నొప్పి ఉండదు కానీ కుమార్తె భావోద్వేగ నొప్పిని అనుభూతి చెందుతుంది కుమార్తెలో మానసిక ఒత్తిడి ఉంటుంది మానసిక భయం ఉంటుంది ఆమె తన తండ్రిని చూసిన ప్రతిసారీ ఈ వ్యక్తికి ఏమి జరగబోతోందో అని ఆశ్చర్యపోతుంది ఇది చివరి రోజు అవుతుందా కొన్నిసార్లు రోగి నిద్రిస్తున్నప్పుడు అతను నిద్రపోతున్నాడా లేదా మరణించాడా అని అమ్మాయి ఆశ్చర్యపోతుంది ఇప్పుడు ఈ మానసిక ఉద్రిక్తత శారీరక ఒత్తిడి నుండి ప్రారంభమైన మానసిక భయం కాబట్టి ఇది ఒక రకమైన సంక్లిష్టమైన విషయం కానీ ఇక్కడ మళ్ళీ విషయాలు అనివార్యం మరియు ఒత్తిడి మనల్ని చంపడాన్ని మనం ఇష్టపడకూడదు ఎందుకంటే నేను ఊహించలేని బాధాకరమైన పరిస్థితి గురించి మాట్లాడాను కానీ అప్పుడు కూడా దాని నుండి బయటకు రావచ్చు ఇప్పుడు దానిని ఎలా బయటకు తీసుకురాగలరో చూద్దాం దానికి ముందు మునుపటి ఉపన్యాసంలోమనకు ప్రాథమికంగా రెండు రకాల ఒత్తిడి ఉందని కూడా నేను మీకు చెప్పాను ఒకటి యూస్ట్రెస్ అది మంచిది అది మంచి స్ట్రెస్ మరొకటి మీకు బాధ కలిగించే చెడు ఒత్తిడి ఇప్పుడు ప్రశ్నకు తిరిగి వద్దాం మీరు ఒత్తిడిని ఎందుకు నియంత్రించాలి ఎందుకంటే మీరు కొంతమందిని చూస్తే కొంతమంది ఎక్కువ ఉల్లాసంగా ఉంటారని మీకు తెలుసు ఇంట్లో లేదా పనిలో ఇతరుల కంటే ప్రశాంతంగా ఉంటారు ఒత్తిడి అనేది తప్పించుకోలేని దృగ్విషయం అని నేను మీకు చెప్తున్నాను ఇది కాన్ఫ్లిక్ట్ మాదిరిగానే జీవితంలో ఒక భాగం మరియు కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడల్లా మీరు కూడా ఒత్తిడికి గురవుతారు వాస్తవానికి కాన్ఫ్లిక్ట్స్ మరియు ఒత్తిడి కలిసి ఉంటాయి కాబట్టి ఒకటి ఉంటుంది ఆపై మరొకటి ఎల్లప్పుడూ ఉంటుంది మరియు మీరు ఒకదాన్ని పరిష్కరించడం నేర్చుకుంటే పద్ధతులు కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ మీరు మరొకదాన్ని కూడా సులభంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కానీ ఒత్తిడి అనేది చాలా సాధారణ విషయం అని నేను మీకు చెప్పినప్పుడు మీరు చూస్తారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అన్ని సమయాల్లో ఒత్తిడికి గురికావడం లేదు అప్పుడు కొంతమంది ఉంటారు చాలా సార్లు మీరు వారిని చాలా ఉల్లాసంగా చాలా స్ఫూర్తిదాయకంగా చాలా ప్రోత్సాహకరంగా మరియు చాలా ఉత్సాహంగా చూస్తారు వారు కూల్ గా చాలా ప్రశాంతంగా చాలా గుమిగూడి ఆపై వారు అస్సలు ఒత్తిడికి గురవుతారా ఈ వ్యక్తులకు ఏమి జరుగుతుందో అని మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి వారిని ప్రేరేపించేది ఏమిటి వారిలో దాగినది ఏమిటి ఇప్పుడు మీరు వాటిని మరింత నిరూపించినప్పుడు ఒత్తిడిని ఎలా నియంత్రించాలో ఒత్తిడిని సానుకూలంగా ఎలా ఉపయోగించాలో మరియు వారి జీవితాన్ని నియంత్రించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి వీలు కల్పించే వ్యక్తులని మీరు గ్రహిస్తారు ఒత్తిడి వాస్తవానికి చాలా నష్టాన్ని కలిగించడం మరియు నియంత్రణ కోల్పోవడం కంటే వారి మైండ్ సెట్ నుండి ఇప్పుడు మీరు ఒత్తిడిని ఎందుకు నియంత్రించాలి మీరు దానిని ఎందుకు నియంత్రించాలి ప్రజలు ఉల్లాసంగా జీవించగలిగినప్పటికీ వారు నియంత్రించగలిగితే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు మీకు కూడా తెలుసు మరొక తీవ్రతలో ఒత్తిడి కారణంగా చాలా మంది మరణించారు పూర్తిగా కేవలం ఒత్తిడి కారణంగా వారు తమ ప్రాణాలను కోల్పోయారు కానీ దీనికి విరుద్ధంగా ఒత్తిడి నుండి బయటపడిన వారు బలమైన నాయకులుగా ఉద్భవించి మానవజాతిని మానవ నిర్మిత లేదా ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించారు ఎటువంటి కారణం లేకుండా ఖైదు చేయబడిన వ్యక్తులు ఉదాహరణకు నిర్బంధ శిబిరాలకు పంపబడిన వ్యక్తులను తీసుకోండి కాబట్టి ప్రజలు కాన్సంట్రేషన్ శిబిరాల నుండి బయటకు వచ్చారు కాబట్టి వ్యవస్థాపక వైపు లేదా సైన్స్ వైపు లేదా అది ఏమైనప్పటికీ భారీ ఆవిష్కర్తలుగా ఉద్భవించారు కాబట్టి వారు బయటకు వచ్చి ఆపై వారు మరొక సమూహాన్ని ఒక సమాజం లేదా కొన్నిసార్లు మొత్తం మానవజాతి కూడా రక్షించారు ఎందుకంటే వారు చాలా ఒత్తిడి ని అనుభవించినప్పుడు వారు బలమైన నాయకులుగా ఉద్భవించారు మరియు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారు నేర్చుకున్నారు ప్రసిద్ధ తత్వవేత్త నీత్సె చెప్పినట్లుగా మిమ్మల్ని చంపనిది మిమ్మల్ని బలోపేతం చేస్తుంది కాబట్టి మీరు ఒత్తిడిని మిమ్మల్ని చంపనివ్వకపోతే మీరు మరింత బలంగా ఉద్భవిస్తారు కానీ మీరు దానిని మిమ్మల్ని చంపడానికి అనుమతిస్తే అప్పుడు అది మిమ్మల్ని ఎలా చంపుతుంది కాబట్టి ఇది మీకు అధిక బిపిని ఇస్తుంది రక్తపోటు రేటు పెరుగుతూనే ఉంటుంది ఆపై అది గుండెపోటు డయాబెటిస్లో ముగుస్తుంది కాబట్టి మధుమేహం మళ్ళీ బిపి తో కలిసిపోతుంది నాడీ వైఫల్యాలు మీరు వెర్రి కావచ్చు లేదా మీరు కుప్పకూలిపోవచ్చు మరియు ఈ విషయాలన్నీ నిర్వహించబడతాయి మరియు ప్రజలు ఈ ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటే మధుమేహం లేదా రక్తపోటు వంటి అన్ హ్యాండిల్ చేయలేనివిగా భావించే వాటిని కూడా నిర్వహించవచ్చు ఇప్పుడు ఒత్తిడిని నియంత్రించినప్పుడు దాని గురించి సానుకూల విషయం ఏమిటి మీరు పనులను సులభంగా మరియు మెరుగ్గా పూర్తి చేయగలుగుతారు ఒత్తిడికి గురైన వ్యక్తిని చూడండి మరియు ఒత్తిడిని అదే పనిని అదే సమయంలో నిర్వహించే వ్యక్తిని చూడండి ఒత్తిడిని నియంత్రించగల వ్యక్తి దానిని సమయానికి ముందే పూర్తి చేసి విశ్రాంతి కోసం కొంత సమయం కేటాయించవచ్చు అతను విజిల్ వేయగలడు అతను హెడ్ఫోన్ ఉంచగలడు సంగీతం వినగలడు మరియు అవతలి వ్యక్తి మీరు దీన్ని ఎలా చేయగలరో అని చింతించవచ్చు ఉండవచ్చు ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్చుకున్న వ్యక్తి ఇతర ఉద్యోగాలకు లేదా కుటుంబం లేదా స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయాన్ని సృష్టిస్తాడు మీరు కుటుంబం లేదా స్నేహితులతో గుణాత్మక సమయాన్ని గడపడం లేదా మీరు విశ్రాంతి కోసం సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం మీరు మీ ఒత్తిడిని నియంత్రించుకుంటే పరీక్షా సమయాల్లో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మీరు చాలా నెర్వస్ అవుతున్నారని మీ ముఖం మీద చూపించరు ప్రజలకు తెలియదుమీరు ఒత్తిడికి గురవుతున్నారా లేదా నేను మొదట్లో చెప్పినట్లుగా కొంతమంది ఎల్లప్పుడూ ఉల్లాసంగా స్ఫూర్తిదాయకంగా ఉంటారని మీరు అనుకుంటారు మరియు వారు అలా ఎలా ఉండగలరని మీరు ఆశ్చర్యపోతారు మీరు దానిని చూసినప్పుడు ఆ ముఖం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కాబట్టిఇది ఎలా సాధ్యమవుతుంది వారు అంత ప్రశాంతంగా సమైక్యంగా ఎలా ఉంటారు ఇది కేవలం వారు ఒత్తిడిని నిర్వహించి ఆపై దానిని ముఖం మీద ఎలా చూపించకూడదో వారికి తెలుసు ఎందుకంటే వారు దానిని నియంత్రణలో ఉంచగలుగుతారు మరియు దానిని సానుకూల పద్ధతిలో ఉపయోగించగలరు నేను ఒత్తిడిని అధిగమించడం ఒత్తిడిని చంపడం వంటి పదాలు మాట్లాడటం లేదని మీరు గమనించారా నేను ఒత్తిడిని నియంత్రించడం అని చెప్తున్నాను రెగ్యులేటింగ్ అనే పదాన్ని ఉపయోగించడానికి నాకు ఎందుకు ఆసక్తి ఉంది నియంత్రణ మీకు ఒత్తిడిని నియంత్రించడం ఒత్తిడిని మాడ్యులేటింగ్ చేయడం ఒత్తిడిని నియంత్రించడం ఒత్తిడిని నిర్దేశించడం వంటి భావాలను ఇస్తుంది మీరు ఫ్యాన్లో రెగ్యులేటర్ని కలిగి ఉన్నందున మీరు ఒత్తిడిని ఉపయోగించాలనుకుంటే అత్యంత సవాలుగా ఉండే వాటి కోసం వెళ్లండి వేగ స్థాయిని పెంచండి మరియు అధిక వేగమైనా పనితీరును ఆస్వాదించండి మరియు మీరు దానిని రిస్క్ చేయకూడదనుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటున్నారుఆపై మీరు పూర్తిగా నియంత్రణలో ఉంచుకోగలిగే స్థాయిలో పనిచేయండి ఈ ఒత్తిడి ఎక్కడ నుండి వస్తుంది మీరు దీనిని పరిశీలిస్తే ఒత్తిడి ఎక్కువగా పర్యావరణం పరిసరాల నుండి వస్తుందని మీకు తెలుస్తుంది కాబట్టి పరిసరాలు అంటే మీ ఇల్లు కావచ్చు అది మీ కార్యాలయం కావచ్చుకానీ మీరు మీ సమయాన్ని ఎక్కువగా గడిపే ప్రదేశం మీరు విద్య కోసం లేదా మీ పని కోసం లేదా ఏదైనా సాధారణ పరిసరాల కోసం వెళ్లే ప్రదేశం కూడా కావచ్చు మొత్తం దేశంలో మాదిరిగానే అకస్మాత్తుగా శత్రువు దేశం వచ్చి కొన్ని బాంబులు పడేస్తుంది కాబట్టి మళ్ళీ ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితి మీరు విమానాశ్రయానికి వెళ్లి ఆపై కొంతమంది బాంబు దాడి చేశారని మీకు తెలిసింది కాబట్టి మీరు స్థలం ఒత్తిడి నుండి పారిపోతారు మీ సహోద్యోగుల వల్లనే పని ప్రదేశం నుండి ఒత్తిడి రావచ్చు కేవలం జీవనశైలి కారణంగా కూడా మీకు ఒత్తిడి రావచ్చు మీరు ఖర్చుతో కూడుకున్న వ్యక్తి అని అనుకుందాం మీరు ఏదైనా ఖర్చు చేసినట్లుగా మీరు ఖర్చుతో కూడుకున్నవారని అనుకుందాంఆపై మీరు దుకాణానికి వెళ్ళినప్పుడల్లా మీకు వస్తువులు కొనాలని అనిపిస్తుంది మీరు షాపింగ్ను ఆస్వాదిస్తారు కాబట్టి మీరు మీ క్రెడిట్ కార్డును స్వైప్ చేసి ఆపై మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు ఆపైమీరు చాలా క్రెడిట్ లాట్ రుణాన్ని తీసుకుంటారు మరియు మీరు దానిని చెల్లించలేరు ఆపైమీరు మీ ఆదాయం మరియు ఖర్చులను నిర్వహించలేరు కాబట్టి మీ జీవనశైలి కూడా భారీ పార్టీలను నిర్వహిస్తుంది ఖరీదైన బహుమతులు ఇస్తుంది ఆపై చాలా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం ఖరీదైన దుస్తుల సామగ్రి పెర్ఫ్యూమ్ వంటి వాటి కోసం డబ్బు ఖర్చు చేయడం చేస్తుంది కాబట్టి ప్రతిదీ ఆదాయ పరిమితిలో ఉంటే అది మంచిది కానీ అది మించిపోతేమీ జీవనశైలి కూడా సమస్యను కలిగించవచ్చు సహోద్యోగులు పని ప్రదేశంలో కాబట్టి ప్రజలందరూ ఒకేలా ఉండరు కొంతమంది వ్యక్తులు మీరు భావిస్తారు మీ ముందు వస్తున్న వ్యక్తిని మీరు చూసినప్పుడు కూడా కాబట్టి ఆ రోజు అధిక ఒత్తిడితో ప్రారంభమవుతుంది ఆ వ్యక్తి మీ కాళ్ళను లాగబోతున్నాడా ఆ వ్యక్తి మీ నుండి ఏదో పొందడానికి ప్రయత్నిస్తున్నారా అని మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీ మనస్సులో ఆ వ్యక్తి చెడ్డవాడు కాబట్టి ఆ వ్యక్తి మంచివాడు కాదు మరియు బహుశా అది నిజం కావచ్చు ఆపై ఆ వ్యక్తిని చూడటం ద్వారా అది మీకు ఒక రకమైన ఒత్తిడిని ఇస్తుంది ఆపై సాధారణ పరిసరాలలో నేను చెప్పినట్లుగా పర్యావరణాన్ని మార్చే ఏదైనామరియు అది మీ కంఫర్ట్ జోన్ ను విచ్ఛిన్నం చేస్తే అది మీకు ఒత్తిడిని కలిగించవచ్చు విద్యలో పాఠ్యాంశాల కోసం తరగతి గదిలో లేదా వెలుపల పోటీ జరుగుతున్నప్పుడులేదా పాఠ్యేతర కార్యకలాపాలు ఇది మీకు కొంత ఒత్తిడిని ఇస్తుంది కానీ చాలా సార్లు విద్యలో ఇది సానుకూల రకమైన ఒత్తిడిగా ఉండాలి అయినప్పటికీ మనంవిద్యార్థులు ఒత్తిడిని అధిగమించలేని భరించలేని కొన్ని అరుదైన మినహాయింపులను వినండి దానితో పాటు ఆపై చెడు అలవాట్లకు బలైపోయే స్థాయికి కూడా వెళ్తారు మద్యం లేదా ఏదైనా వ్యసనపరుడైన మందులను తీసుకోవడం లేదా భావోద్వేగానికి గురయ్యే స్థాయికి కూడా వెళ్లడంఆపై మానసికంగా బలహీనపడి ఆత్మహత్య కూడా చేసుకుంటారు దురదృష్టవశాత్తు రెండూ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఒత్తిడిని ఎలా నియంత్రించవచ్చు నేను పెట్టిన చిత్రాన్ని చూడండి కాబట్టి ఎరుపు రంగు చెడు ఒత్తిడి అని నీలం రంగు మంచి ఒత్తిడి అని మీరు చెప్పవచ్చు ఇప్పుడు మీరు చెడు ఒత్తిడి మరియు మంచి ఒత్తిడి రెండింటినీ నియంత్రించాలి ఆపై మీకు బరువు నియంత్రకం ఉంది కాబట్టి అది మీ మనస్సులో ఉంది అది మీ శరీరంలో ఉంది అది మీ ఆత్మలో ఉంది కాబట్టి మీరు దీన్ని ఉంచండి ఆపై మీరు మితంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మీరు దీన్ని ఎలా చేయగలరు మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం వ్యక్తిగత ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవడం ఆరోగ్యంగా ఉండటం ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండండి అని చెప్పినప్పుడు ఆరు ప్యాక్లను నిర్వహించడానికి ప్రయత్నించండి అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు మీ మొత్తం సమయాన్ని వ్యాయామశాలలో గడపండి అన్ని సమయాలను పరుగెత్తడం లేదా జాగింగ్ చేయడం లేదు ఒక రోజులో కనీసం 45 నిమిషాలు ఇది నడక కావచ్చు జాగింగ్ కావచ్చు భారీ సైక్లింగ్ కావచ్చు కాబట్టి ఇది కొన్ని ఆటలు ఆడటం అది టెన్నిస్ ఆడటం కావచ్చు టిటి లేదా స్క్వాష్ లేదా మరేదైనా ఆడటం కావచ్చు మీకు నచ్చిన విషయం కానీ కనీసం 45 నిమిషాలు లేదా మీరు వారాంతపు రోజులలో గడపగలిగితే వారాంతాలు సుమారు ఒకటిన్నర గంటలు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మీరు సాధారణంగా ఉదయం తెల్లవారుజామున చేయవలసిన అలవాటు కాకుండాప్రాధాన్యంగా మళ్ళీ మీరు 7 నుండి 8 గంటలు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే మేల్కొంటున్నారని నేను అనుకుంటున్నాను మీరు మీ నిద్రను నియంత్రించగలిగితే మీరు ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అప్పుడు భారీ ఉరుములు మెరుపులు ఉన్నప్పటికీ మీకు ఇబ్బంది ఏమీ ఉండదు అప్పుడు మీరుప్రశాంతంగా నిద్రించండి తద్వారా నిద్ర గాఢ నిద్ర మీరు చేయగలిగితే ఉదయం లేచి45 నిమిషాలు నడవండి లేదా మీకు కావలసినది చేయండి ఆపై మీరు ఆరోగ్యంగా ఉంటారు దీనికి కొంతమంది యోగా లేదా ధ్యానం లేదా శాంతియుత ప్రదేశానికి వెళ్లడం వంటి ఏ రకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా జోడిస్తారు కొంతమందికి ప్రశాంతమైన ప్రదేశం ఆలయం లేదా చర్చి లేదా మసీదు కావచ్చు కొంతమందికి ప్రశాంతమైన ప్రదేశం కావచ్చు ఇది చాలా ప్రశాంతమైన సహజ వాతావరణం కావచ్చు ఇక్కడ మీరు కూర్చుని ఆపై విశ్రాంతి తీసుకోవచ్చు నది ముందు కూర్చుని సముద్రం చుట్టూ నడవవచ్చు కాబట్టి సముద్రం చుట్టూ నడవడం ఉదాహరణకు మీరు తీరప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్నట్లయితే ఉదయాన్నేఇది మీకు చాలా ప్రశాంతమైన ప్రభావాలను ఇస్తుంది వైద్యపరంగా కూడా మన మెదడు అలలకు అనుగుణంగా ఉందని నిరూపించబడిందని వారు చెబుతారు ధ్వని ఆపై మీరు చూసే దృష్టి ఇది వాస్తవానికి ఒక రకమైన సూతింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది మీ నిద్రను క్రమబద్ధీకరించి ఆపై చాలా క్రమబద్ధంగా కొనసాగించిన తర్వాత మీరు చేయవలసిన తదుపరి విషయంవ్యాయామం ఒక ఆచారంగా మారుతుంది తదుపరి విషయం సమయానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం కాబట్టి సాధారణ సామెతల ప్రకారం మీరు మీ అల్పాహారం తినాలి మరియు ఇది తప్పనిసరి మరియువారు చెప్పినట్లుగా మీరు దానిని యువరాజు లా తినగలగాలి కాబట్టి మీరు ఎక్కువగా తినాలి ఆపై అల్పాహారం మితంగా తీసుకోండి ఆపై వారు చెప్పినట్లుగా మీరు భోజనానికి వచ్చినప్పుడు మీరు ఒక దరిద్రుడిలా తింటారు మీరు డబ్బు లేని వ్యక్తిలా తింటారు అప్పుడు సాయంత్రం 6 నుండి 7 గంటల లోపు పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఆపై మీరు నిద్రపోయే ముందు కొంత విరామం ఇవ్వండి ఇప్పుడు మీరు దీన్ని నియంత్రించగలిగితే ఇది ఒక్కటే ఎలాంటి ఒత్తిడిని పూర్తిగా నియంత్రించడానికి మీకు సహాయపడుతుంది ఇప్పుడు చాలా సార్లు ఏమి జరుగుతుందో మీ పని మీ నిద్రలోకి జారుకుంటుంది మీ పని మీ రెగ్యులర్ ఆహారపు అలవాటును ప్రభావితం చేస్తుంది మీ కుటుంబ ఒత్తిడి మీ వ్యాయామాన్ని ప్రభావితం చేస్తుంది ఇప్పుడు మీరు సమతుల్యతను కోల్పోయిన క్షణం వ్యాయామం పోయింది నిద్ర పోయింది ఆపై యోగా లేదా ధ్యానం వంటి వాటికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు పూర్తిగా నాశనం చేయబడతాయి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినడం పోయింది ఎందుకంటే మీరు సమయానికి తినలేరు కాబట్టి మీరు రోడ్డు మీద లభించే జంక్ ఫుడ్ తింటారు కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తారు మీరు ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తే ప్రతిదీ జరగవచ్చు తినండి నిద్రించండి ఆపై వ్యాయామం చేయండి ఇది విచ్ఛిన్నమైతే మీరు నిజంగా ఒత్తిడికి దోహదం చేస్తున్నారు కాబట్టి అలా చేయవద్దు అప్పుడు జాగ్రత్త వహించండి కాబట్టి రెండింటి పరంగా ఉదాహరణకు మీరు స్నానం చేస్తున్నట్లయితే లేదా టీ సిప్ చేస్తున్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండగలగాలి ఇప్పుడు దాని అర్థం ఏమిటి ఉదాహరణకు మనం మైండ్ఫుల్నెస్ అని అంటాము కాబట్టి మైండ్ఫుల్నెస్ అంటే మీరు చేస్తున్న పనికి మీరు పూర్తిగా కట్టుబడి ఉన్నారని సూచిస్తుంది మీరు స్నానం చేస్తున్నప్పుడు కూడా దీన్ని అప్లై చేయండి మీ శరీరంపై షవర్ల ద్వారా చల్లబడుతున్న నీటికి పూర్తిగా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీరు టీ తాగినప్పుడు కూడా మీ మనస్సు మొత్తం ఆ సువాసనను టీ యొక్క సువాసనను ఆస్వాదిస్తోంది ఓహ్ ఈ రోజు నేను ఏమి చేయాలి అని ఆలోచించే బదులు టీ రుచిని ఆస్వాదిస్తున్నాను అక్కడ నాకోసం ఏమి వేచి ఉంది కాబట్టి అన్ని విషయాల గురించి ఆలోచించవద్దు దృష్టి కేంద్రీకరించండి జాగ్రత్త వహించండి మీరు చేస్తున్న పనిని చాలా చిన్న విషయం అయినప్పటికీ పూర్తిగా చేయండిః నీరు తాగడం టీ ని తాగడం ఆనందించండి ఒత్తిడిని నియంత్రించడంలో మీకు సహాయపడే తదుపరి విషయం ఏమిటంటే మీరు పనిని ప్లాన్ చేసి ఆపై ప్రణాళికను అమలు చేయాలి అందువల్ల మీ పనిని ప్రణాళిక చేసి ఆపై ప్రణాళికను అమలు చేయడానికి సకాలంలో అమలు చేయడానికి ప్రయత్నించకుండా మీరు మీ ఒత్తిడిని ఆపలేరు నేను దీని గురించి బహుశా రాబోయే ఉపన్యాసాలలో మరింత మాట్లాడతాను వాస్తవానికి మీరు ఈ పని ప్రణాళికను ఎలా నియంత్రించగలరు మరియు ఒత్తిడికి గురికాకుండా మీ లక్ష్యాలను ఎలా సాధించగలరు కానీ ఈ దశలో మీరు ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉందని మీకు చెప్పడానికి సరిపోతుంది ఆపై మీరు ప్రణాళిక వేయాలి మీరు గడువుకు ముందే పూర్తి చేసి ఆపై కొంత ఖాళీ సమయం ఉండి ఆపై పని నుండి విరామం తీసుకోండి కొన్నిసార్లు పని చేయకండి విరామం తీసుకోండి ఒక కప్పు టీ తాగడానికి బయటకు వెళ్లి మీ స్నేహితుడితో మాట్లాడి మీ సహోద్యోగితో మాట్లాడండి లేదా మీరు 23 సంవత్సరాలుగా ఎటువంటి సెలవు తీసుకోకుండా నిరంతరం పని చేస్తున్నప్పటికీఏ వృత్తి అయినా మీరు పని నుండి సుదీర్ఘ విరామం తీసుకోవలసిన సమయం ఇది కాబట్టి మీరు భారతదేశంలో హిమాలయాలకు వెళ్లండి కాబట్టి కేవలం ఊపిరి పీల్చుకోండి అనుభూతి చెందండి పర్వతాన్ని అనుభవించండి తద్వారా మీకు ఒక రకమైన రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది మంచును చూసి కూడా ఇది ఒక రకమైన ఉత్తేజకరమైన అనుభవం అని వారు చెబుతారు మళ్ళీ ముఖ్యమైన మీ పని నుండి విరామం తీసుకోండి ఇప్పుడు మీరు ఒత్తిడి నుండి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటే వంటి శీఘ్ర పరిష్కారం కోసం వారు ఇలా అంటారుమీరు స్నానం చేయడం వంటి కొన్ని చాలా చిన్న విషయాలు ఉన్నాయి కొంతమంది వేడిగా స్నానం చేయడం ఇష్టపడతారుముఖ్యంగా శీతాకాలంలో లేదా చల్లని షవర్లో కొంతమంది ఇష్టపడతారు కాబట్టి అది ఏమైనప్పటికీ ఇది మీ ఒత్తిడిని తగ్గించబోతోంది కానీ మీరు స్నానం ఆనందించాలి మీరు జాగ్రత్త వహించాలి మీ స్నేహితుడితో మాట్లాడటం చాలా సన్నిహిత స్నేహితుడు మీరు కొంతకాలం టచ్ కోల్పోతారుసమయం కాల్ చేయడం మరియు మాట్లాడటం మరియు స్నేహితుడిని ఆశ్చర్యపరచడం మరియు స్నేహితుడితో కూడా పంచుకోవడంమీరు ఈ ప్రత్యేక కారణంతో ఒత్తిడికి గురవుతున్నారు ఓహ్ స్నేహితుడు మీకు చాలా విషయాలు చెబుతాడుమరియు ఓహ్ మీరు చాలా వనరుల వ్యక్తి అని మరియు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీకు చెప్పండి అలా అయితే ఆ భరోసా మిమ్మల్ని మళ్ళీ ఉత్తేజపరుస్తుంది మరియు మీ పనికి తిరిగి వెళ్ళేలా చేస్తుంది సహజమైన వాతావరణంలో నడవడం మీరు గది లోపల ఉన్నట్లయితే బయటికి రండిఒక పచ్చిక స్థలం ఉంది కేవలం వెళ్లి పచ్చిక బయళ్లలో ఒక చిన్న నడక తీసుకోండి అది ఒత్తిడిని తగ్గిస్తుంది మీకు ఇష్టమైన సంగీతం లేదా మళ్ళీ తగ్గించబోయే ఏదైనా ఓదార్పు సంగీతం వినడం ఎందుకు సంగీతం మీ అన్ని ఇంద్రియాలను ఆకర్షిస్తుంది కాబట్టి అది మీ భావోద్వేగాన్ని ఆకర్షిస్తుంది మీ ఆత్మను కూడా తాకుతుంది ఆపై ఇక్కడ మీరు ఏ రకమైన సంగీతం ఉండాలి అని నన్ను అడిగితే నేను మీకు ఇష్టమైన సంగీతాన్ని మాత్రమే చెబుతాను మీలో కొందరికి ఇష్టమైన గాయకులంటే ఇష్టం ఉండవచ్చు మీకు ఇష్టమైన గాయకుల కోసం వెళ్ళండి కొందరికి కొన్ని గజల్లు మరియు అన్నింటినీ ఇష్టపడతారు కానీ కొందరికి రాక్ సంగీతం నచ్చుతుంది మీకు ఇష్టమైనవి అత్యంత ప్రాచుర్యం పొందినవి వినండి అప్పుడు కొన్నిసార్లు వేగవంతమైన పనికి లోతైన శ్వాస తీసుకోండి కాబట్టి చాలా లోతుగా ఊపిరి పీల్చుకోండి మరియు వదలండి ముఖ్యంగా వారు ప్రసంగానికి వెళ్లే ముందు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు చెబుతారు కాబట్టి ఈ లోతైన శ్వాస లేదా మీ మేనేజర్ కూడా మిమ్మల్ని వెలుపల కేకలు వేయడానికి కొంత లోతైన శ్వాస తీసుకోమని పిలిచారు ఇది మీకు సహాయపడుతుంది కొంతమందికి ఇష్టమైన సినిమా చూడటం తద్వారా ఒత్తిడిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది చాలా మందికి ఇష్టమైన నవల చదవడం లేదా పుస్తకాలను ప్రేరేపించే పేజీలు చదవడం కాబట్టి కొంతమంది బైబిల్ ఖురాన్ లేదా గీత వంటి మతపరమైన లిపులకు కూడా వెళతారు తద్వారా వారు దానిని చూడవచ్చు కొందరు దేవాలయం లేదా మసీదు లేదా చర్చికి వెళతారు కొంతమందికి ఒత్తిడిని నియంత్రించడానికి సహాయపడే మాల్లో షాపింగ్ చేయడానికి కూడా వెళ్లడం మరియుమంచి ఆహారం తినడానికి ఇష్టపడే వారు కొందరు ఉంటారు చివరగా కనీసం నవ్వడం లేదు కాబట్టి అది వాస్తవానికి మీకు ఒత్తిడి నుండి చాలా ఉపశమనం కలిగిస్తుంది మీకు ఇష్టమైన కామిక్ సినిమాలు లేదా మీకు సహాయపడే ఏదైనా కామిక్ పుస్తకాలు చదవడం కూడా చూడండి ఇప్పుడు చివరగా మీరు కూడా ఒత్తిడిని నిర్వహించడంలో నిపుణుడిగా మారాలని నేను సూచిస్తున్నాను మొదట ఇంట్రాపర్సనల్ స్థాయిలో ఆపై ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించడం ద్వారా ఒత్తిడిని అధిగమించండి కానీ ఇంట్రాపర్సనల్ మరియు తరువాత ఇంటర్ గ్రూప్ స్ట్రెస్స్ స్థాయికి వెళ్లండి ఒత్తిడి ఉన్న వ్యక్తులను గుర్తించండి వెళ్ళండి వారికి సహాయం చేయండి సలహాలు ఇవ్వండి వారికి జోకులు చెప్పండి మీ అనుభవాన్ని పంచుకోండి వారిని మాట్లాడనివ్వండి వారిని నవ్వించండి చివరి ముగింపు ఆలోచనగా నేను ఈ షెరేకా డన్స్టన్ కోచ్ నుండి దీన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఒత్తిడి నిర్వహణ అనేది వాస్తవానికి జీవిత నిర్వహణ అని ఎవరు చెబుతారు మీరు మీ ఒత్తిడిని నియంత్రించుకుంటే మీ జీవితం మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది ఇది విన్నందుకు ధన్యవాదాలు మరియు మీరు ఒత్తిడిని నియంత్రించడానికి మరియు చాలా కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని గడపడానికి ఈ చిట్కాలను ఉపయోగిస్తారని నేను ఆశిస్తున్నాను